కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఆపరేషన్ట్రాన్సాక్షన్ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది ట్రాన్సాక్షన్ యొక్క ఇన్స్ట్రక్షన్ తో కాన్ఫ్లిక్ట్ జరిగింది అనడానికి ఈ విధంగా జరగవలెను అవి రెండూ కూడా ఒకే డేటా ఐటమ్స్ ని యాక్సెస్ చేస్తాయి ఇది చాలా ముఖ్యమైనది ఒకే డేటా ఐటమ్ ఉండాలి మరియు వాటిలో కనీసం ఒక వ్రాత ఆపరేషన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు కనుక వాటిని ఎవరైనా చూసినట్లయితే అవి ఎందుకు వివాదాస్పదంగా చెప్పబడ్డాయి అని తెలుస్తుంది మీకు కనుక గుర్తుంటే వీటిని RAW అంటారు అంటేవ్రాసిన తర్వాత చదవడం తర్వాత WAW వ్రాసిన తర్వాత వ్రాయడం మరియు WAR అనేది చదివిన తర్వాత వ్రాయడం ఇప్పుడు సమస్య ఏమిటి అంటే అవి ఎందుకు విరుద్ధంగా ఉన్నాయి ఈ ఇన్స్ట్రక్షన్ మరియు ఇన్స్ట్రక్షన్ అనేవి రెండు వేర్వేరు ట్రాన్సాక్షన్స్ కాబట్టి వేర్వేరు ట్రాన్సాక్షన్లు ఉండాలి అప్పుడుఅవి తప్పనిసరిగా ఒకే డేటా ఐటమ్ ని యాక్సెస్ చేయాలి మరియు వాటిలో ఒకటి వ్రాయడం ఉండాలి ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు జరుగుతుందో కింది విషయం ద్వారా చాలా సరళంగా అర్థమవు తుంది అది ఏమిటంటే అనేది కన్నా ముందుగా జరుగవలెను ఇప్పుడు అవి కాన్ఫ్లిక్ట్ గా ఉన్నాయి ఎందుకంటే సమానమైన మరొక షెడ్యూల్లో మరియు ఈ క్రమం గా ఉన్నాయి మరొక షెడ్యూల్లో అనేది కన్నా ముందుగా జరిగింది అప్పుడు అది సమానమైనది కాదు ఎందుకు ఇది సమానంగా లేదు ఎందుకంటే రీడ్ రైట్ అనేవి రైట్ తో కాన్ఫ్లిక్ట్ అవ్వడం రైట్ లేదా రైట్ రీడ్ ద్వారా కాన్ఫ్లిక్ట్ జరగవచ్చు కాబట్టి అందుకే అవి కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయని చెప్పవచ్చు ఇది తప్పనిసరిగా అవి ఎందుకు విరుద్ధంగా ఉన్నాయో చెప్పడానికి నిర్వచనం కాబట్టి ఇవి విధంగా ఉన్నాయి ఇందులో ఈ ఇన్స్ట్రక్షన్ పై లాజికల్ టెంపరల్ ఆర్డర్ ను అమలు చేస్తుంది ఇదే లాజికల్ టెంపరల్ ఆర్డర్ దానిని ఉల్లంఘించకూడదు లాజికల్ టెంపరల్ ఆర్డర్ ను ఉల్లంఘించకూడదు ఇది అంత ఒక విషయం ఇప్పుడు దానికి మరొక వైపు ఏమిటంటే రెండు సూచనలు ఉంటే అవి విభేదించవు అప్పుడు వాటిని పరస్పరం మార్చుకోవచ్చు మరియు వాటిని ఎక్కడైనా దేనికైనా నా ముందుగా ఉంచవచ్చు మరియు అది సమస్య కాదు కాబట్టి ఇది అంతా వాటి గురించి మరొకవైపు మరియు మనం వీటి గురించి మరింత వివరంగా అధ్యయనం చేద్దాము సంఘర్షణ సీరియలైజేబిలిటీ అనేది ఒక కాన్ఫ్లిక్ట్ మరియు సీరియలైజేబిలిటీ మన సీరియలైజేబిలిటీని గురించి అధ్యయనం చేసాము కాబట్టి మనం చేయబోయే తదుపరి విషయం ఏమిటంటే మనం సంఘర్షణ సీరియలైజేబిలిటీ అనేదాని గురించి తెలుసుకుందాం కాబట్టి ముందుగా ఒక షెడ్యూల్ సంఘర్షణకు సమానమైనది ఎప్పుడు అంటారు అంటే అది మరొక షెడ్యూల్కు సమానమైన సంఘర్షణ కలిగి ఉన్నప్పుడు సంఘర్షణ లేని సూచనల శ్రేణి ద్వారా S ని మార్చవచ్చు పరస్పర విరుద్ధమైన సూచనల మార్పిడులు అంటే వాటి అర్థం ఏమిటి కాబట్టి S షెడ్యూల్ ఉందని అనుకుందాం అది కొన్ని సూచనలు కలిగి ఉన్నాయి S లోపల ఏదైనా రెండు సూచనలను తీసుకుందాము మరియు అవి విభేదించకపోతే వాటిని ఒకదానికొకటి మార్చలేము కాబట్టి మనం వాటిని మార్చుకుకుందాం మరియు మనం దీనిని ఈ విధంగా చేస్తూనే ఉందాము మరియు ఈ విధముగా చేయటం వల్ల S నుంచి వస్తుంది ఇప్పుడు S మరియు అనేవి కాన్ఫ్లిక్ట్ ఈక్వలెంట్ ఎందుకంటే తప్పనిసరిగా చేసినది ఏమిటంటే రెండు సూచనలు విరుద్ధంగా లేకపోతే అవి ఒకదానికొకటి మార్చుకోబడే విధంగా చేశారు అదే విధముగా రెండు సూచనలు విరుద్ధంగా ఉంటే అవి లాజికల్ ఆర్డర్లో ఉండే విధముగా చూసుకున్నారు కాబట్టి ఈ రెండు షెడ్యూల్లు విరుద్ధమైన సూచనల ద్వారా సమానంగా ఉన్నాయి విరుద్ధమైన సూచనలు ఒకే విధమైన క్రమంలో ఉంటాయి అందుకే వాటిని కాన్ఫ్లిక్ట్ ఈక్వలెంట్ అంటారు దీనినే కాన్ఫ్లిక్ట్ ఈక్వలెంట్ నిర్వచనం గా చెప్పవచ్చు ఇది మొదటి నిర్వచనం ఇప్పుడు S అనేది దానిని కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబుల్గా చెప్పవచ్చు ఇది కాన్ఫ్లిక్ట్ ఈక్వలెంట్ మరొక నిర్వచనం ఏమిటంటే S అనేది కొన్ని సీరియల్ షెడ్యూల్తో కాన్ఫ్లిక్ట్ ఈక్వలెంట్ అయితే మరోసారి S కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబుల్ గా ఉంటే అది సీరియల్ షెడ్యూల్కు ఇవ్వబడుతుంది కాబట్టి ఇది అన్ని సీరియల్ షెడ్యూల్తో సమానమైన సంఘర్షణగా ఉండవలసిన అవసరం లేదు కానీ అవి S సంఘర్షణకు సమానమైన కనీసం ఒక సీరియల్ షెడ్యూల్ని కలిగి ఉండాలి మరియు దానిని కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబుల్ అంటారు ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబులిటి యొక్క నిర్వచనం ఇప్పుడు మనం దానిని ఎందుకు తెలుసు కుంటున్నాము అంటే S షెడ్యూల్ అనేది ఒక కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబుల్ గా ఉంటే అది ఒక సీరియల్ షెడ్యూల్తో సమానం అంటే ఇది డేటాబేస్ స్థిరత్వాన్ని భద్రపరుస్తుంది ఎందుకంటే ట్రాన్సాక్షన్ లు జరిగితే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ట్రాన్సాక్షన్ జరిగితే అవి డేటాబేస్ స్థిరత్వాన్ని కాపాడుతాయి ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ డేటాబేస్ స్థిరత్వాన్ని కాపాడుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్ జరిగితే అది డేటాబేస్ స్థిరత్వాన్ని కాపాడుతుంది మరియు తరువాత జరిగితే అప్పుడు అది ట్రాన్సాక్షన్ ని కూడా కాపాడుతుంది అప్పుడు అది డేటాబేస్ స్థిరత్వాన్ని కూడా కాపాడుతుంది కాబట్టి మరొక షెడ్యూల్ ఉంటే అవి ఇంటర్లీవ్లు అయినప్పటికీ మరియు దానికి సమానమైన సంఘర్షణ ఉన్నప్పటికీ అవి డేటాబేస్ స్థిరత్వాన్ని కూడా సంరక్షిస్తుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం కాబట్టి మనము S అనే గుర్తును ఉపయోగిస్తాము మరియు మనము సెమికోలన్లను కూడా తీసి వేద్దాం మొదటి ప్రశ్న ఏమిటంటే ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబుల్ అయితేమనము సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాం దీని అర్థం ఏమిటంటే ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజేబుల్ అవునో కాదో తెలుసుకుందాము ఇది తప్పనిసరిగా రెండింటికి సమానంగా ఉండాలి కాబట్టి రెండు ట్రాన్సాక్షన్ లు ఉన్నాయికాబట్టి అది లేదా కు గాని కాన్ఫ్లిక్ట్ ఈక్వలెంట్గా ఉండాలి ఇప్పుడు ఇది కు కాన్ఫ్లిక్ట్ ఈక్వలెంట్గా ఉందో చూద్దాం కాబట్టి ముందుగా షెడ్యూల్ ఉంది మనము సంబంధించిన అన్ని సూచనలను వ్రాస్తాము మొదటిగా ట్రాన్సాక్షన్ యొక్క సూచనలను వాటి ఈ క్రమంలోనే వ్రాస్తాము దానిని ఉల్లంఘించకూడదు కాబట్టి తర్వాత మరియు తరువాత యొక్క అన్ని సూచనలు వ్రాస్తాము ఇప్పుడు మనము S నుండి సంఘర్షణ లేని స్వాప్ల శ్రేణి ద్వారా చేరుకోవడాన్నిచూస్తాము ఇప్పుడు మొదటి విషయం ఏమిటి మొదటి విషయం ఏమిటంటే దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇది మంచిది దీనితో కూడా సమస్య లేదు అదేవిధంగా ఈ రెండింటికీ సమస్య లేదు ఎందుకంటే ఈ రెండు మొదలయ్యాయి మరియు ముగుస్తున్నాయి ఇప్పుడు మార్చుకున్నది తప్పనిసరిగా ఉంది మరియు మరియు మార్చుకున్నారు ఎందుకంటే ఇక్కడకు వచ్చింది మరియు ఇక్కడకు వచ్చింది ఈ రెండు సూచనలు ఒకదానికొకటి విరుద్ధమైనవా అవును ఎందుకంటే అవి ఒకే డేటా అంశంపై పనిచేయడం లేదు కాబట్టి ఇవి విరుద్ధమైనవి కావు మరియు ఈ మార్పిడి చేయవచ్చు మరి ఈ రెండూ కూడా మార్చవచ్చు మరియు మార్చుకున్నాయి ఎందుకంటే ఇక్కడకు వస్తోంది ఇక్కడకు వస్తోంది ఈ మళ్లీ ఈ రెండు సూచనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయా అవును ఎందుకంటే ఈ రెండు కూడా వేరు వేరు డాటా అంశములు కాబట్టి S మరియు సమానమైనవి అని అర్థం అంటే S సంఘర్షణ సీరియలైజ్ చేయదగినది డేటాబేస్ స్థిరత్వానికి సంబంధించి దీనితో సమస్య లేదు ఇప్పుడు మనము ను మాత్రమే పరీక్షించాల్సిన అవసరం ఉందని గమనించండి కాదు ఎందుకంటే అవి వాటిలో ఒకదానికి సమానమైన సంఘర్షణగా ఉండవలెను ఇది మొదటి పరీక్షలో ఇప్పటికే ఉత్తీర్ణులైనందున అది మంచిది తో తనిఖీ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ ఇది సమానం కాకపోతే ఎప్పుడైతే ఉత్తీర్ణత సాధించలేదోఅప్పుడు తో తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ క్రింది విధంగా మరొక ఉదాహరణ తీసుకుందాం S అంటే మరియు ఇది చాలా చిన్న షెడ్యూల్ మరియు ఇది సమానమైనదా అని చూద్దాం అనేది గా ఉన్నది ఇప్పుడు S అనేది సమానమైనదా అని పరీక్షించుకుందాం ఇది మంచిది కానీ ఈ రెండు మార్చుకో బడ్డాయి ఈ రెండు మార్చుకున్నట్లుగా ఇవి విరుద్ధమైన మార్పిడి కాదా మనం అలా చేయవచ్చా మనం దానిని పరీక్షించుకుందాం అవి ఒకే డేటా అంశంపై పని చేస్తాయా లేదా అని మరియు వాటిలో ఒకటి వ్రాయడంగా ఉండాలి అంటే ఈ రెండు సూచనలు సంఘర్షణ అవుతున్నాయి కాబట్టి ఈ మార్పిడి మంచి మార్పిడి కాదు అంటే S అనేది కు సమానం కాదు కానీ మనము ఇంకా S గురించి ఏమి నిర్ధారించలేము మనము దానిని తోపరీక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి అంటే ఏమిటి ఇది కేవలం తరువాత ఇది S కు సమానమైనదా అని చూద్దాం మరొకసారి అనేది చివరి ఆపరేషన్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ మరియు స్వాప్ చేయబడ్డాయి కాబట్టి ఆ మార్పిడి జరుగుతుందో లేదో చూద్దాం ఇప్పుడు మరియు అనేవి ఓకే డేటా ఐటమ్ లో ఉన్నాయి మరియు వాటిలో ఒకటి వ్రాయడం ఇది కూడా విభేదిస్తుంది కాబట్టి ఇది విరుద్ధమైన మార్పిడి కాదు ఇది కూడా సమానమైనది కాదు S అనేది కు సమానమైనది కాదు లేదా కూడా అది సమానమైనది కాదు అంటే ఇది సంఘర్షణ సీరియలైజేబిల్ కాదు S అనేది ఏదో ఒక విధంగా డేటాబేస్ స్థిరత్వాన్నికలిగి ఉండదు కాబట్టి సంఘర్షణ సీరియలైజేబిలిటీ అనే అర్థంలో S అనేది సంఘర్షణ సీరియలైజేబుల్ కాదు దీనినే సంఘర్షణ సీరియలైజేబిలిటీ అంటాము